మనము ముందు రెండు విభాగములలో ఆర్థిక ప్రకటనల పరిజ్ఞానము వలన మనకు ప్రయోజనం లేదని మనము ముందుగానే తెలుసుకున్నాము మనము వ్యవస్థలోని వ్యక్తి దృష్టికోణంలో శోధన చేయాలి అప్పుడు అది మనకు పోల్చదగినదిగా మారుతుంది మరియు ఇది అంచనాలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మనం ముందుగానే చర్చించినది ఏమిటంటే సమాంతర మనము చేయగలము కానీ నిష్పత్తి విశ్లేషణ అనేది అతి ముఖ్యమైన విశ్లేషణ మరియు పెద్ద సంఖ్యలో నిష్పత్తులు లెక్కించడం వివిధ రకాల ప్రయోజనాలలో ఉపయోగపడుతుంది మనం ముందు విభాగములలో ద్రవ్య నిష్పత్తులు అంటే ఏమిటో మీకు గుర్తుందా వీటిని వర్కింగ్ క్యాపిటల్ రేషియోస్ అని కూడా అంటారు ఎందుకంటే అవి వ్యాపారం యొక్క రోజువారీ నిర్వహణ కోసం నిధుల లభ్యత గురించి మీకు చెప్తాయి అందువలన ఈ నిష్పత్తులు ఏ విభాగానికి చెందినవి అన్నది ముఖ్యము ఇందులో ప్రస్తుత నిష్పత్తి అన్ని నిష్పత్తుల్లో ముఖ్యము మరియు తరచుగా ప్రస్తుత ఆస్తి మరియు ప్రస్తుత అప్పు యొక్క సంబంధమును సరిచూసుకొనడానికి ఉపయోగిస్తారు కనుక మన రోజువారి పద్దులో మనం ఎవరికైనా వినియోగదారులకు అప్పు ఇవ్వదలచినప్పుడు ఈ ప్రస్తుత నిష్పత్తులు ముఖ్యముగా చూడడం వలన మనకు మన వినియోగదారుడు సరైన సమయంలో అప్పు తీర్చ గలరా అని తెలుస్తుంది ఈ నిష్పత్తిని బ్యాంకర్లు కూడా చూస్తారు సంస్థ యొక్క మూలధన నిర్వహణ ఎలా ఉందో చూడటానికి అంతర్గత నిర్వహణకు కూడా ఉపయోగపడుతుంది వీటిలో సత్వర నిష్పత్తి దీర్ఘకాలిక నిధుల రాబట్టడానికి రెండు రకాలు మొదటిది ఈక్విటీ అంటే యజమానుల నిధి మరొకటి అప్పు ఇప్పుడు ద్రవ్య నిర్మాణం అనేది వాటాదారులు నిధి మరియు అప్పు మిశ్రమంగా చూడవచ్చు ఇది నూటికి నూరు శాతం లేదా 0 అంటే అప్పులేని కంపెనీ లేదా పూర్తి వాటాదారుల కంపెనీగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో అభద్రత అనేది తక్కువ కంపెనీ భద్రత అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అప్పు కంపెనీ మూతకు దోహదపడుతుంది ఎందుకంటే కంపెనీ నిర్దిష్ట గడువు తేదీన వడ్డీ మరియు వాయిదాలను చెల్లించాలి కానీ తక్కువ అప్పు లాభం తీసుకోవడానికి ప్రభావం చూపుతుంది అందువల్ల అప్పు మరియు వాటాదారుల నిధి మిశ్రమము మంచిగా ఉండాలి ఈ విభాగంలో అప్పు వాటాదారుల నిధి నిష్పత్తి కనుక ఆస్తి ఎంత సమర్థవంతంగా ఉపయోగపడుతుందో చూద్దాం ఉదాహరణకు మనకి కొన్ని స్థిరాస్తులు లేదా ఒక కోటి స్థిరాస్తులు ఉంటే మనం ఎంత ఆదాయం వాటినుండి పొందుతాం ఉదాహరణకు నాలుగు కోట్ల ఆదాయం వస్తే దీని అర్థం ఏమిటంటే నాలుగు కోట్ల ఆదాయం ఒక కోటి స్థిరాస్తులుతో భాగిస్తే వచ్చే 4 4 నిష్పత్తి 1 గణించడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రస్తుతము పని మూలధనం తో భాగించాలి ఇప్పుడు నేను ఈ రెండు నిష్పత్తులు మీకు మరింత స్పష్టత కోసం చూపుతాను మనము ఇప్పుడు పని మూలధన టర్నోవర్ నిష్పత్తి తో భాగించడం ఇప్పుడు ఈ నిష్పత్తి మొత్తం రోజుల్లో కూడా తెలియజేయవచ్చు అప్పుడు దీనిని నిల్వలు భద్రపరిచే కాలము ను మొత్తం అమ్మకాలతో భాగించడం వలన మరియు 365 తో గుణించడం వలన లేదా మనకు నెలసరి గణము కావలసినచో 12 తో గుణించడం వలన వస్తుంది కనుక ఈ నిల్వలు భద్రపరిచే కాలము అదే విధముగా అప్పు దారులు అప్పు దారుల టర్నోవర్ నిష్పత్తి అంటే ఎన్ని రోజులు అప్పు దారులకు గడువు ఇవ్వవచ్చు ఉదాహరణకు మనము మన విధానంలో 30 రోజుల అప్పుగడువు గా ఇచ్చాము అనుకుందాం కానీ ఈ నిష్పత్తి 33 అయితే అర్థం ఏమిటంటే అవి డబ్బులు రాబట్టడంలో కొద్దిగా నెమ్మదిగా ఉన్నాయని అర్థం ఈ నిష్పత్తి మరి కొంచెము ఎక్కువ అంటే 50 ముందు చెప్పిన 30తో పోలిస్తే అంటే డబ్బులు రాబట్టడం తగ్గుతుంది దీని అర్థం ఆడిట్ చేసే వాళ్ళ కోణంలో చూస్తే లేదా దర్యాప్తు లేదా మరొక పద్ధతి ఉపయోగించి ఎంత కాలానికి వడ్డీ దారుల నుండి రావాల్సిన మొత్తము రాబట్టవచ్చు అనే భాగాలు తెలుస్తాయి అంటే ఈ నిష్పత్తులు ఒక కంపెనీ నిర్వహణకు చాలా ఉపయోగపడతాయి మనకు అప్పు తీసుకునే వాళ్ల టర్నోవర్ నిష్పత్తి తో భాగించగా వచ్చినది మనము అప్పు తీసుకునే వాళ్ళ వేగము అంటే ఎన్ని రోజులుకు కంపెనీ అప్పు తిరిగి రావడానికి ఇవ్వవచ్చు మనకు కంపెనీ ఎన్ని రోజులు అప్పు పొందుతుంది తెలుసును కాబట్టి మార్కెట్ లో కంపెనీ యొక్క పరపతి తెలుస్తుంది కంపెనీ వాళ్ళు ఏదైనా అప్పు పొందగలరు కనుక మనము అప్పు యొక్క నిర్ణయం తీసుకునేటప్పుడు మనకు మన వినియోగదారుడు ఎంత కాలములో ఇవ్వవచ్చు వేరొకరు అదే వినియోగదారునికి ఇచ్చిన కాలము తెలుస్తుంది ఇప్పుడు టర్నోవర్ నిష్పత్తి గురించి మీకు అర్థమైనది అనుకుంటున్నాను ఇప్పుడు మనము లాభదాయక నిష్పత్తులు అని పిలువబడే తదుపరి రకం నిష్పత్తులకు వెళ్తాము నిజానికి మన సంభాషణ నిష్పత్తుల మీద మనము నికర లాభ నిష్పత్తి తో మొదలు పెడదాము ఈ నిష్పత్తులను లాభ మరియు నష్ట నిష్పత్తులు అనవచ్చు ఎందుకంటే లవము మరియు హారములను ఆదాయము మరియు నష్టంతో పొందుతున్నాం మరియు పేరు సూచించినట్లుగా ఉత్పత్తి చేసిన టర్నోవర్కు సంబంధించి లేదా అమ్మకాలకు సంబంధించి వ్యాపారం యొక్క లాభదాయకత మనకు తెలుసు కనుక నికర లాభ నిష్పత్తి అంటారు ఇప్పుడు ప్రత్యేకమైన నిష్పత్తి అలా కాకుండా మొత్తం కంపెనీ కొరకు కనుగొనాలంటే ఇది గణించవచ్చు ఎలా అంటే సరైన భాగాహారం లేదా సరియైన వస్తువుల యొక్క నిర్దిష్ట శ్రేణి లేదా కొన్నిసార్లు ఒకే వస్తువు ఉత్పత్తిపై కావచ్చు కనుక మనకు ఒక వస్తువు ఎంత స్థూల లాభము కంపెనీ లాభదాయకత తెలుసుకోవడానికి ఏ విభాగంలో నైనా ఉపయోగించవచ్చు మనము ఈ నిష్పత్తిని మార్కెట్లోని ఇతర పోటీదారులతో పోల్చవచ్చు తద్వారా మన ధరలు సరిగ్గా నిర్ణయింపబడుతున్నాయా లేదా అన్నది తెలుసుకోవచ్చు మనకు లాభదాయకత ఉందా లాభదాయకత కోసం ఎక్కువ ధరకు పెట్టకుండా ధర తగ్గించి అమ్మకాలను పెంచడానికి ధరను తగ్గించే అవకాశం ఉందా లేదా తక్కువ ధర ఉంచి మన మార్జిన్లు చాలా తక్కువగా చేస్తున్నామా ఇలా మనము అనేక రకాల గణాంకాలను స్థూల లాభం లేదా స్థూల లాభ నిష్పత్తిని ఉపయోగించి చేయవచ్చు మనము మన అమ్మకాల నుండి కార్యకలాపాల లాభదాయకతను తెలుసుకోవచ్చు ఇప్పుడు లాభదాయక నిష్పత్తులలో లబ్ది నిష్పత్తులు అని పిలువబడే ఇతర నిష్పత్తులు ఉన్నాయి ఇది మూలధనం లేదా వనరులు ఉపయోగించిన సందర్భంలో కంపెనీ లాభదాయకత మునుపటి లాభదాయక నిష్పత్తులు అవి అమ్మకాలకు సంబంధించి లాభదాయకత కానీ పెట్టుబడిదారుడికి మరింత ముఖ్యమైనది ఏమిటంటే అతను లేదా ఆమె పెట్టిన డబ్బులు సకాలంలో కంపెనీ ఉత్పత్తి చేయగలదు అనే లాభదాయకతను ఈ నిష్పత్తులు ఇస్తాయి కనుక ఈక్విటీపై రాబడిపై పన్ను తర్వాత లాభం ఒక సాధారణ సూత్రం మీకు తెలిసే ఉంటుంది నికర విలువ ను ఈక్విటీ అని కూడా అంటారు కనుక ఆదాయము పన్ను తీసివేసిన తర్వాత మొత్తము పెట్టుబడి మీద లేదా ఆదాయము పన్ను తీసివేయగా యజమాని యొక్క ఆస్తి మీద నికర విలువ అని కూడా మనము చెప్పవచ్చు ఇప్పుడు ఈ నిష్పత్తి చాలా ముఖ్యం ఎందుకంటే యజమానిలు దీనివల్ల ఏదైనా ఒక కంపెనీ నుండి లబ్ధి ఎంత అని తెలుసుకోగలుగుతాడు వారు పెట్టుబడిదారుల నుండి వివిధ కంపెనీల లేదా పూర్తి మార్కెట్ యొక్క పెట్టుబడిదారుల లబ్ధి మొత్తము నుండి సరిచూసుకొని ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించవచ్చు ఇప్పుడు మిగిలిన ముఖ్యమైన నిష్పత్తి గురించి అంటే పెట్టుబడి మొత్తంమీద లబ్ది అంటారు ఇప్పుడు మనము లబ్ధిని లవంగా మరియు పెట్టుబడిని హారంగా రాస్తాము అంటే పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని కొన్నిసార్లు రిటర్న్ ఆన్ ఇన్వెస్టడ్ కాపిటల్ తీసుకొని తిరిగి వడ్డీని జోడించవచ్చు ఎందుకంటే గుర్తుంచుకోండి హారంలో మనము మొత్తము పెట్టుబడిని వ్రాసాము మొదటి నిష్పత్తిలో అది మనము యజమాని పెట్టుబడిని హారముగా వ్రాసాము కానీ రెండవ దశలో హారముగా పెట్టుబడి మొత్తాన్ని అది యజమాని పెట్టుబడి మరియు పెట్టుబడిదారుల సొమ్ము మరియు వడ్డీకి తెచ్చిన డబ్బు ఇది మొదట ఉపయోగించాం ఎందుకంటే హార భాగంలో అప్పు తీసుకున్న సొమ్ము లవము లో మనకు వచ్చిన వడ్డీ కలపాలి కనుక మనము పన్నులు మినహాయించిన తర్వాత లాభం తీసుకుంటాము వచ్చిన వడ్డీ చాలాసార్లు కలుపుతాము మనము సరి అయిన విధముగా వ్యాపారం సంబంధము లేని లేదా పని సంబంధంలేని లాభం ఈ విషయంలో ఈ నిష్పత్తిలో మన వ్యాపార లేదా కంపెనీ లబ్ది తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము కనుక ఏవైనా మన వ్యాపార సంబంధం లేని తరగతులు ఉన్నచో అవి తీసివేయవచ్చు మరియు మనము గమనించవచ్చు మనము మనదైన వ్యాపారము నుంచి పొందిన లబ్ధిని గణించవచ్చు ఇప్పుడు ఈ నిష్పత్తి మొత్తము కంపెనీ కొరకు గణించవచ్చు కానీ ఇది కూడా మన ప్రత్యేక వ్యాపార తరగతికి సంబంధించినది ఉదాహరణకు ఒక కర్మాగారం లేదా ఒక కర్మాగారం లోని భవనము కొరకు గణించవచ్చు ఇప్పుడు ఇది పెట్టుబడిదారులకు లబ్ధి ఎంత పొందుతారని తెలుపుతుంది దీనిని ప్రాజెక్టు నిర్వహణకు ఉపయోగిస్తారు నిజానికి చాలా ప్రాజెక్టులు నిర్ణయాలు మొత్తము పెట్టుబడి మీద లబ్ధి పై ఆధారపడి ఉంటాయి ఏదైనా ప్రాజెక్టు తీసుకునే ముందు మనము ఎంత లబ్ధి పొందుతాము అనేది తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు కనుక ఏదైనా కంపెనీ 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగితే ఆ ప్రాజెక్ట్ నుండి ఎంత పొందుతాము అనేది ఉదాహరణకు 10 శాతం మనము 50 కోట్లు పెట్టుబడి పెడితే 50 లక్షలు వస్తే అదే 50 లక్షలు 50 కోట్ల తో భాగిస్తే ఒక శాతం అవుతుంది తర్వాత మనకు దానిమీద ఆసక్తి ఉండదు అదే మనకు ఐదు కోట్లు లబ్ధి వస్తే 50 కోట్ల మీద ఇది 10 శాతము లబ్ది ఒక ఉక్కు కంపెనీ అయితే దీనికి అంగీకరించకపోవచ్చు ఉదాహరణకు ఖర్చులకు డబ్బు 12 శాతం అయితే మరియు ప్రాజెక్టు 10 శాతం లభిస్తోంది అందువల్ల ఆ వ్యాపారంలో చేరడానికి విలువ లేదు కనుక ఏదైనా ప్రాజెక్టు జీవించాలంటే పెట్టుబడి మీద లబ్ధి పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ నిష్పత్తి ఆ కంపెనీ తాలూకా జీవితానికి కూడా ఉపయోగం అంతేకాదు ఉదాహరణకు మీరు ఏదైనా ఆస్తిని కొనడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా పై చదువులకు నిర్ణయం తీసుకునేటప్పుడు మన పెట్టుబడి మీద లబ్ధి చూడడం చాలా మంచిది ఎందుకంటే మీరు మీ సొమ్ము మరియు సమయాన్ని వినియోగిస్తున్నారు కనుక ఎంత లబ్ధి పొందుతాము అనేది ఉపయోగకరం అందువల్ల ఈ నిష్పత్తి చాలాసార్లు వివిధ రకాలుగా చాలామందికి ఉపయోగ పడుతుంది ఎవరైనా పెట్టుబడిదారులు కంపెనీలో పెట్టుబడి పెడితే లేదా వాళ్లే తమ ప్రాజెక్ట్ మొదలు పెడితే ok ఇప్పుడు తదుపరిది మన మూలధనం నిల్వలు మరియు మిగులు డిబెంచర్లు జోడిస్తున్నాము మరియు ఏదైనా దీర్ఘకాలిక అప్పులు ఉంటే ఇతర ఖర్చులు లేదా వాణిజ్యేతర పెట్టుబడులు సాధారణంగా ఉన్నట్లయితే వీటిని తీసి వేస్తాము ఎందుకంటే మీరు కొంత సొమ్మును వ్యాపారం లబ్ది పొందుతారు అది వేరే చోట గణించవచ్చు ఇక్కడ దీనిని హారము నుండి తీసివేయుట మంచిది మరియు మీరువాణిజ్యేతర సొమ్మును లవము నుండి తీసివేయడానికి చూస్తారు మీకు తెలుస్తోందా ఇప్పుడు మనము పెట్టుబడి నుండి లబ్ది గణించడానికి ఒక మార్గం టర్నోవర్ పై లాభదాయకత గుణిస్తే వస్తుంది మీకు మూలధన టర్నోవరు లో గుర్తు ఉండే ఉంటుంది అమ్మకాలు లవములో మొత్తము సొమ్ము తో భాగిస్తే వస్తుంది మరియు లాభదాయకత లాభము పన్నులు తీసివేసిన తర్వాత మొత్తము అమ్మకాలతో భాగిస్తే వస్తుంది మరియు మిగతావి ఇప్పుడు రాబడి నిష్పత్తులలో తదుపరి నిష్పత్తి ఆస్తులపై రాబడి ఇప్పుడు మనము స్థిర ఆస్తులను లేదా ఏదైనా ఆస్తి ఉపయోగిస్తున్నాము కాబట్టి మనము ఆ నిర్దిష్ట ఆస్తిని హారం లో తీసుకొని ఆ ఆస్తి ద్వారా వచ్చే లాభం తెలుసుకోవచ్చు కాబట్టి ఇక్కడ పన్ను తీసివేసిన తర్వాత నికర లాభం మొత్తం కంపెనీ యొక్క నికర లాభం కానవసరం లేదు ఇది కంపెనీలో ఒక నిర్దిష్ట భాగము లేదా నిర్దిష్ట కార్యాచరణ సగటు స్థిర ఆస్తులతో విభజించబడినది కావచ్చు ఇది కొంచెము ఎక్కువ ఉపయోగకారి ఎందుకంటే సంవత్సరపు చివరలో తీసుకునే అంకెలు బదులుగా మనము సగటు గణాంకాలను తీసుకున్నాము లవము లో చూసినట్లయితే లాభం మొత్తం సంవత్సరానికి లెక్క కట్టాము కనుక ఇది సరి అయినది ఇలా కాకుండా సరాసరి స్థిర ఆస్తి చివరలో తీసుకున్నట్లయితే అంత బాగుండదు ఇప్పుడు దీనిని రకరకాల ఆస్తులపై లెక్క కట్టవచ్చు అయితే మీకు మొత్తం ఆదాయముపై లబ్ధి కావలసినచో మీరు స్థిరాస్తి సరాసరి మొత్తం తీసుకోవచ్చు కనుక ఇప్పుడు రిటర్న్ రేషియోల నుండి తర్వాత నిష్పత్తికి వెళదాం ఇది ఒక విధంగా రిటర్న్ రేషియో కానీ ప్రతి షేరుపై సంపాదన ఇది పెట్టుబడిదారుల కోణంలో చూస్తే చాలా ముఖ్యమైనది దీనిని నికర లాభం పై నికర లాభం లెక్కించడానికి ఉపయోగపడుతుంది ఎవరైనా ప్రాధాన్యత వాటాదారులుకు ఈ అదనపు పైకము తీసివేసినా కూడా ఎంత ఇవ్వాలో తెలియజేస్తుంది కనుక మనము మొత్తం లాభం ఈక్విటీ యజమానులుకి ఎంత ఇవ్వాలో వాటాల సంఖ్యతో విభజివించడం వలన తెలుస్తుంది ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది మీరు మీకంపెనీలో మొత్తం లాభం ఎవరికైనా చెప్పడానికి ఉదాహరణకు 1300 కోట్లు ఇప్పుడు పెట్టుబడిదారులకు సరిగా తెలియదు ఆమె లేదా అతని పెట్టుబడికి ఎంత వస్తుందో కనుక1300 కోట్లు చెప్పడం కంటే ఈ మొత్తాన్ని మొత్తము పెట్టుబడిదారుల సంఖ్యతో భాగిస్తే మీకు అర్థం అయ్యే సంఖ్య ఇస్తుంది ఉదాహరణకు ప్రతి పెట్టుబడిదారికి 150 రూపాయలు వచ్చినట్లయితే ఇది బాగా అర్థమవుతుంది అందువల్ల స్టాక్ మార్కెట్లులో ఎర్నింగ్ పర్ షేర్ తో పోల్చబడుతుంది అంటే ప్రతి పెట్టుబడిదారు లేదా యజమాని ఎంత ఆదాయం పొందగలరు అనే విషయాన్నిచెప్తుంది ఇప్పుడు ఈ EPS నుండి PE ను మార్కెట్ ధరను సరిపోల్చండి కనుక షేర్ బజార్ లో పెట్టుబడిదారుల కోణంలో చూస్తే ముఖ్యముగా చిన్న పెట్టుబడిదారుల కోణంలో చూస్తే ఇది చాలా ముఖ్యమైన నిష్పత్తి ఇప్పుడు ప్రతి షేర్ పై సంపాదన నుండి ధర సంపాదన నిష్పత్తి సుమారు 25 ఇప్పుడు ఏదైనా కంపెనీలో లో ధర సంపాదన నిష్పత్తి 15 అయితే మంచిదా లేదా చెడ్డదా కొత్త పెట్టుబడిదారుడుకు ఇది మంచిది ఎందుకంటే మిగిలిన షేర్లు యొక్క ధర సంపాదన నిష్పత్తి 25 మనము ఈ ప్రత్యేక షేర్ సంపాదన నిష్పత్తి 15 దీని అర్థం ఇది తక్కువ ధరకు దొరుకుతుంది ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు నేను చిన్న ఉదాహరణ గా చెప్తున్నాను ఎందుకంటే మనము ఇతర అంశాలను అధ్యయనం చేయాలి కానీ కొత్త పెట్టుబడిదారులకు ధర సంపాదన తక్కువ మరొక విధముగా వేరే కంపెనీ ధర ఆదాయపు నిష్పత్తి 50 ఉన్నట్లయితే మార్కెట్ నిష్పత్తి 25 ఉన్నట్లయితే రెండవ కంపెనీకి మార్కెట్లో నమ్మకం ఎక్కువ గా చూపబడుతుంది కనుక స్టాక్ మార్కెట్ పరిధిలో ఈ నిష్పత్తి చాలా ముఖ్యమైనది ఎప్పుడైనా మార్కెట్ ధర చెప్పినట్లయితే అది ధర సంపాదన నిష్పత్తిగా చూపుతారు సాధారణంగా ప్రత్యేకముగా ఆ షేర్ పై సంపాదనగా చూపుతారు ఈ నిష్పత్తి ప్రతి సంవత్సరము లేదా ప్రతిరోజు మారుతుందా ఇప్పుడు ప్రతిరోజు ప్రతి రోజే కాదు ప్రతి నిమిషము ఈ నిష్పత్తి మారుతుంది ఎందుకంటే మార్కెట్ ధర లవములో ప్రతి నిమిషము మారుతుంది హారములో సంవత్సరానికి మార్పు ఉంటుంది సాధారణంగా ఆదాయము మరియు ఖర్చు నిలువ పట్టిక సంవత్సరం చివరలో తెలుస్తుంది లేదా మిగతా నిష్పత్తులు మనం లెక్క కట్టినచో సాధారణంగా కంపెనీలు ఫలితాలను మూడు నెలలకు ఒకసారి తెలియజేస్తారు కనుక మీరు ఆ నిష్పత్తులను మూడు నెలలకు ఒకసారి లెక్క కట్టవచ్చు కానీ ధర ఆదాయపు నిష్పత్తి ప్రతి నిమిషము లెక్కించవచ్చు మార్కెట్ లో ఈ నిష్పత్తి మార్పు చెందుతూ ఉంటుంది పెరుగుతూ కూడా ఉంటుంది ఈ రెండు నిష్పత్తులు చాలా ముఖ్యం కనుక మనము మరికొంత సమయం వినియోగించాము నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీకు ఏదైనా కంపెనీ ఉన్నట్లయితే మరియు సంవత్సరపు ఫలితాల పట్టిక చూచినట్లయితే స్టాక్ మార్కెట్ అంతర్జాలంలో బజారు విలువ మరియు ధర సంపాదన నిష్పత్తి సాధారణంగా ఇస్తారు అది మీకు మార్కెట్ అనుభవము ఇస్తుంది అన్ని మునుపటి నిష్పత్తులు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నిష్పత్తులు మాత్రమే ఇది మార్కెట్లో ఏమి జరుగుతుందో దానికి సంబంధించినది మరి ఒక లేదా రెండు నిష్పత్తులు స్టాక్ మార్కెట్లు లేదా పెట్టుబడిదారులకు ఉపయోగపడతాయి అవే ప్రతి షేర్ పై డివిడెండ్ పొందడానికి రకరకాల నిష్పత్తులు స్టాక్ మార్కెట్ కోణములో చూసాము ఇప్పుడు చాలా నిష్పత్తులు మిశ్రమంగా వాడవచ్చు మరియు కంపెనీ యొక్క తీరు లేదా స్థిరత్వానికి మంచి అవగాహన తెలియజేస్తాయి ఇది భాగస్వాములకు కూడా ఉపయోగపడుతుంది తరువాత తరగతిలో నిష్పత్తులు లెక్క కట్టడానికి మరియు అవగాహన చేయడానికి కృషి చేద్దాం ఏదైనా కంపెనీ యొక్క నిజమైన అంశాలను తీసుకొని లెక్క కడదాం కనుక నేను అర్ధిస్తున్నాను ఏవైతే నిష్పత్తులు సరిగ్గా చేశాము మీరు మరల మననం చేసుకోండి ఇప్పుడు ఆపేద్దాం కృతజ్ఞతలు